సెల్ కల్చర్ టెక్నాలజీ కి సంబంధించిన ఉపన్యాస ధారావాహిక కి తిరిగి స్వాగతం ముందు తరగతిలో మనము 8 వ వారములో ఉన్నాం ఇప్పుడు మనం 8 వ వారంలో 2 వ ఉపన్యాసాన్ని ఆరంభిద్దాము మనం ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వొక ఇన్ విట్రో కల్చర్ సిస్టంలో శక్తి వుత్పన్నం చేసే లేక వుత్పన్నమైన శక్తిని కొలిచే పథకాన్ని కొనసాగిస్తున్నాం మరియు ఇక్కడ వున్న ఇన్వి ట్రో కల్చర్ సిస్టమ్ మైక్రో కాంటిలివర్ సిస్టమ్ ఇప్పటి వరకు మనము మైక్రో కాంటిలివర్ గురించి దాని అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాము మనం దాన్ని యే విధంగా సాధించగలం ఇది మనకు లభించేది మైక్రో కాంటిలివర్ ప్లాట్ఫారం ఇప్పుడు దీన్ని బహుళార్థ డైవింగ్ బోర్డ్లతో కూడిన వొక స్విమ్మింగ్ పూల్ గా వూహించుకొండి ఇలాగే నేను మూడు బోర్డు లు ఉంచుతాను మీకు అర్థమవడం కోసం దానిని గుంపులతో నింపడానికి బదులు 20 40100 వున్న వొక ప్రదేశం మీకు లభించవచ్చు 4 వ ప్రదేశాన్ని మీరు చూడలేరు దానిలోనికి వొక 3D వీక్షణం ప్రవేశపెట్టండి అప్పుడది యీ విధంగా కనిపిస్తుంది నేను మీకు చెప్పాను కదా దానికి కొంత లోతు ఉన్నది అందువలన అది వొక దగ్గరగా ఉన్న వస్తువు దాని పొడవు మీ నియంత్రణలోనే వున్నది మరియు దీనికి మందం వున్నది ఆ మందం చాలా ముఖ్యమైంది ఆ మందం యెందుకు ముఖ్యమైనదో నేను మీకు వివరిస్తాను అందువలన వొక మైక్రో క్యాంటిలివర్ సిస్టమ్ ఈ విధంగా కనిపిస్తుంది క్యాంటిలివర్ యొక్క మందం అది యెంత వరకు వంపు తిరుగ గలదో చూపుతుంది మరోలా చెప్పాలంటే యీ క్యాంటిలివర్ లు నేనిచ్చిన డైవింగ్ బోర్డు ఉదాహరణలో వంటివి ఎక్కడైతే వూగిసలాడే కదలిక వుంటుందో వూగిసలాడుతూ వుంటుందో యీ విధంగా కీలుబందు వద్ద ఈ వూగిసలాడే శక్తిని చూడవచ్చు అది ఎంతవరకు ముందుకు వెనుకకు సాగగలదో వొక నిర్మాణం యొక్క దృఢత్వం మీద కానీ మందం మీద కానీ లేక ఆ నిర్మాణం ఎంత పలచగా వున్నది అన్న దాని మీద ఆధార పడుతుంది పలుచని నిర్మాణం లో మీరు శ్రేష్టతరమైన కదలికను గమనించ వచ్చు అందుకే మందానికి అంత ప్రాముఖ్యత ఉన్నది ఉదాహరణకు మన మొక విషయాన్ని అధ్యయనం చేయాలనుకొండి స్కెలిటల్ మజిల్ ఉత్పత్తి చేసే శక్తి ని కొలుద్దామని అనుకున్నాము మనం మరల స్కెలిటల్ మజిల్ జీవ శాస్త్రాన్ని పరిశీలించాలి మన సహాయార్థం సరే మన దగ్గర కల్చర్ లో కండరాల కణాలు వున్నాయి వానిని మన కల్చర్ లొ ఉపయోగిద్దామనుకుంటున్నామా మీ వద్ద యీ కండరాల కణాలు వున్నాయి అవి విభజనకు గురి అవుతూ ఉంటాయి విభజన తరువాత యీ విధంగా కలుస్తాయి కలిసిన తరువాత ఇలా ఏకం అవుతాయి వాటి వ్యక్తిగత వునికిని కోల్పోతాయి ఈ విధంగా ఈ భాగాన్ని అవి కోల్పోతాయి ఈ భాగం అవి కలిసేవి ఈ విధమైన నిర్మాణాన్ని అంటే మ్యో ట్యూబ్ లు గా పిలువబడే వాటిని రూపొందిస్తాయి ఈ మ్యో ట్యూబ్లు కండరాల యొక్క అత్యంత సూక్ష్మమైన భాగాలు అందువలన మీరు కండరాలు వుత్పన్నం చేసే శక్తి వాటిని సంకోచింప చేసే శక్తి ఈ రెండిటిని కొలవగలిస్తే అప్పుడు మీకు కండరాలు యెలా ప్రవర్తిస్తాయో వాటికి సంబంధించిన మంచి లేక తగిన అంచనాలు లభించగలవు క్యాంటిలివర్ పైన మ్యో ట్యూబ్ ని రూపొందించే గొప్ప గాథలో కండరాల కణాలు పోషించే పాత్ర దానికి సంబంధించిన ప్రక్రియ ఈ సందర్భంలో వొక పద్ధతిగా లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా జరిగేది ఏమంటే కణాలను వాటి మ్యో ట్యూబ్ పై భాగంలో ప్రదర్శించడం ఈ పసుపుపచ్చ కణాలను చూపడం లా ఈ కణాలు కాల క్రమంలో విభజించబడి యీ విధంగా వుంటాయి తరువాత మ్యో ట్యూబ్ వంటి నిర్మాణాలకు కారణమౌతాయి కానీ ఇవి కేవలం మ్యో ట్యూబ్ వంటివి కావు అవి మ్యో ట్యూబ్ ల ను రూపొందిస్తాయి అంటే బాగుంటుంది ఇప్పుడు మ్యో ట్యూబ్ లు వాటి రూపాన్ని పొందుతాయి ఈ మ్యో ట్యూబ్ లు మనం ముందుగానే చెప్పినట్లు సంకోచించే తత్వంగల ఆకారాలు కాల క్రమంలో యీ మ్యో ట్యూబ్ లు అవి రూపొందే క్రమంలో సంకోచానికి గురవుతాయి మరో విధంగా చెప్పాలంటే మ్యో ట్యూబ్ లోనే వున్న యాక్టిన్ మ్యోసిన్ ఫిలమెంట్ లు జారే చర్యలకు లోనవుతాయి సంకొచానికి దారి తీస్తాయి ఈ సంకోచాన్ని గమనిద్దాం ఒక సారి ఈ మ్యో ట్యూబ్ లు సంకోచించడం మొదలు పెడితే కదలిక యీ విధంగా ఉంటుంది ఆ సంకోచం వల్ల శక్తి పుడుతుంది ఈ ఉపరితలం పైన ఈ కండరం సంకోచిస్తూ వుంటే కాబట్టి నేను మీకిచ్చిన పోలిక గుర్తు చేసుకోండి ఒక వ్యక్తి డైవింగ్ బోర్డు మీదన వుండి చరుస్తూ వుంటే లేక తొక్కుతూ వుంటే ఆ వ్యక్తి యీ విధమైన పని ప్రారంభిస్తూ వుంటే యీ డైవింగ్ బోర్డ్ యిలా యిలా వూగడం మొదలు పెడుతుంది ఈ పోలిక మీకు అర్థం అయిందా అయిందనుకుంటే నేను మీకు మరో పోలికను అందిస్తాను కండరం సంకోచిస్తునప్పుడు కాంటిలివర్ ను మీదకు క్రిందకు కదిలేలా చేస్తుంది లేదా కాంటి లివర్ మీదకు క్రిందకు కదులుతూ ఉంటుంది అది ప్రక్కలకు కదలడాన్ని నేనెప్పుడూ చూడలేదు ఎందుకంటే అది ఒక పద్ధతికి కట్టుబడి పోయింది అందువలన దానికి ఆ విధమైన కదలిక మాత్రమే వుంటుంది అది మీదకీ క్రిందకీ కదులుతూ వుంటుంది అది వొక నిష్పత్తి కి లోబడి వూగిస లాడుతూ వుంటుంది ఇది మ్యో ట్యూబ్ లు ఉత్పత్తి చేయగల శక్తికి సమానమైన నిష్పత్తి ని కలిగి వుంటుంది అందువలన మ్యో ట్యూబ్ లు వుత్పత్తి చేసిన శక్తి ఆధారంగా వొక ప్రత్యేక విధమైన వూగిసలాట కొనసాగుతూ వుంటుంది ఈ విధమైన వూగిసలాట వుండగా 2 విషయాలలో పరస్పర సంబంధాన్ని గమనించవచ్చు ఈ వూగిసలాట వుత్పత్తి చెందిన శక్తికి సమానమైన నిష్పత్తిని కలిగి వుంటుంది ఈ రెండూ వొక దానితో వొకటి చేతులో చెయ్యి వేసుకుని ముందుకు సాగుతాయి ఈ సంఘటన ఏదో విధంగా యేదో పరిమాణంలో జరుగుతుంది అంటే ఉదాహరణకు ఇది కాంటీలివర్ అనుకుందాం ఇది వూగిసలాడు తున్నప్పుడు ఎక్కడో ఒక చోట దాని కోణంలో జరిగే మార్పును కొలవొచ్చు ఇది మీ బేస్ లైన్ అయినట్లయితే నన్ను ఆ బేస్ లైన్ ను గుర్తించ నివ్వండి ఇది మీ బేస్ లైనా అయితే ఇది వూగిసలాడు తున్నప్పుడు తరువాతి దశ కొంచెం ఈ మాదిరిగా ఉండగలదు మీ బేస్ వైన్ లో కోణం మారే అవకాశం వున్నది దాన్ని తీటా గా గుర్తిస్తాము కాని అది మళ్ళీ వెనక్కిపోతుంది అది ఆ విధంగా క్రిందకు వచ్చి నేల మీద తన కున్న మొట్టమొదటి స్థితికి చేరుకుంటుంది అప్పుడది మళ్లీ వంగుతుంది మరల వెనక్కి వెళుతుంది మళ్ళీ వంగుతుంది మళ్ళీ వెనక్కి వెళుతుంది మళ్ళీ వంగుతుంది మళ్ళీ వెనక్కి వెళుతుంది ఈ కోణం అంటే తీటా ను మళ్ళీ మళ్ళీ కొలిస్తే అందులో పెద్దగా మార్పు కనబడకపోవచ్చును ఒక వేళ దానిలో ఏదైనా చిన్న మార్పు వచ్చినా మీరు దాని సగటును లెక్కించవచ్చు ఒకసారి మీ తీటా కోణాన్ని సగటును లెక్క కట్టినట్లయితే మీరొక సమీకరణాన్ని ఉపయోగించగలరు ఈ సమీకరణాన్ని స్టోనీ సమీకరణం స్టోనీస్ ఈక్వెషన్ అని అంటారు ఈ సమీకరణం చాలా యేళ్లకు మొదలు అంటే 19 వ శతాబ్దపు 9 వ దశాబ్దపు పూర్వ భాగపు వేసవిలో రూపొందించబడింది మీరే దాన్ని పరిశీలించవచ్చు మీరు లెక్కించిన విలువలను యీ సమీకరణం లో అమర్చవచ్చు మ్యో ట్యూబ్ నుండి వచ్చే శక్తి కానీ మ్యో ట్యూబ్ పై న ప్రభావం చూపే శక్తిని గాని స్టోనీ సమీకరణం లేదా ఈక్వెషన్ సహాయంతో అంచనా వేయవచ్చు ఈ శక్తిని మీరు వెనక్కి లెక్క వేసుకుంటూ పోతే అది వుత్పన్నమైన శక్తికి సుమారుగా సమానంగా వుంటుంది అదనంగా కొంత విలువను కలిపితే ఎందుకంటే ఈ విలువ వోకే వొక మ్యో ట్యూబ్ నుండి మీరు తీసుకోగలిగినది - పరిమితమైన పరిమాణం గల వొకే ఒక మ్యో ట్యూబ్ నుండి దీన్ని అంటే శక్తి విలువకి మీ లెక్కలో కలిపితే వుత్పన్న మయే శక్తికి సుమారుగా దగ్గరలో కి రాగల విలువ యొక్క అంచనా మీకు లభిస్తుంది లేదా వ్యక్తిగతమైన మజిల్ వలన ఉత్పన్నమయ్యే శక్తి ని కొలవాలనుకుంటామనుకొండి కానీ ఇది అంత సులభసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని మీరు గ్రహించాలి ఇటువంటి దానిని మీరు తయారు చేస్తే అక్కడ చాలా పరిమితమైన రాశిలో మాధ్యమాన్ని వుంచవచ్చు దానికి చాలా ఆప్టిమైజేషన్ అవసరమౌతుంది మరొక విషయం ఇంకొక సవాలు ఎదురవుతుంది ఇక్కడ మ్యో ట్యూబ్ లు రూపొందడాన్ని మీరు యే విధంగానూ ఆపలేరు దూరం లోతు రెండూ తక్కువ గానే వుంటాయి ఎంత తక్కువంటే మ్యో ట్యూబ్స్ దిగువకు చేరుకుని కాంటిలివర్ గమనాన్ని నిరోధించగలవు దీన్నుండి తప్పించుకోవడం మెలా దీన్ని నుండి తప్పించుకోవడానికి ఉదాహరణకు ఈ ఉపరితలాన్ని పూత పూయడం లేదా దాని మీద స్ప్రే కొట్టడం వంటివి చేస్తే కణాల యెదుగుదల ఆగిపోగలదు ఏదో విధమైన రూపం మీదనో ఉపరితలం మీదనో మీరు పూత పూస్తే మీ దగ్గర మాస్క్ లేక అడ్డుగోడ వున్నట్లయితే దానికి పూతపూయండి ఎలాగంటే దాని ఉపరితలం పైన కాని గోడల మీద కాని యేవీ పెరగకుండా వుండేలా కాబట్టి యీ ఉపరితలాలు సైటో ఫోబిక్ గా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారన్న మాట ఈ ఉపరితలాలు పైన కణాలు పెరుగుతాయనే ఫోబియా లేక భయం నుండి కాపాడుకోవడానికి యిలా చేయాలి అదే సమయంలో దానికి సమాంతరంగా యీ ఉపరితలాలను కణాల ఎదుగుదలకు ఉపకరించే పూత కూడా పూయాలి మీ దగ్గర యీ ఎదుగుదలను ప్రోత్సహించే కాంటిలివర్లు వున్నాయి అలాగే వాటి ఎదుగుదలను ప్రోతాహించని నేపథ్యం కూడా వున్నది ఇది కానీ మీరు సాధించగలిగితే మీ దగ్గర ఉన్నదానిని పేటర్న్ మైక్రో కాంటిలివర్ అని పిలవచ్చు అటువంటి పేటర్న్ మైక్రో కాంటిలివర్ చాలా శక్తిమంతమైన సాధనం మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ను ఉపయోగించే క్రమంలో యిది చాలా ఉపయోగకరమైనది కాబట్టి మనమిక్కడ దానికి సంబంధించిన యాంత్రిక భాగాన్ని మాత్రమే చూడగలం మనం త్వరలో దానికి సంబంధించిన విద్యుద్భాగాన్నికి చెందిన చర్చను ప్రవేశపెడదాం అందువలన మీరిప్పుడు నన్ను మన చర్చలో కొద్దిగా వెనక్కి తిరిగి చూడనివ్వండి మన సమస్యను వివరిద్దామా మన సమస్య ఏమిటి దాని యే విధంగా మనం వివరించగలం నేను కండరాలు వుత్పత్తి చేసే శక్తిని అడుగడుగునా చర్చిస్తూ వస్తున్నాను అవి స్కెలిటల్ కండరాలైనా కార్డియాక్ కండరాలైనా లేక స్మూత్ కండరాలైనా యేమైనా ఇన్వి ట్రో సెల్ కల్చర్ సిస్టమ్ అంటే మైక్రో క్యాంటి లివర్ సిస్టమ్ లో ఉపయోగించగలము అందువలన మనం యీ రెండు తరగతులలో ను నేర్చుకున్నది అధునాతన మైక్రో ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ని ఉపయోగించడం ఎలా అనే విషయాన్ని మీరు కాంటిలివర్లను మైక్రో కాంటిలివర్స్ ను అభివృద్ధి చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ యిది మైక్రో కాంటిలివర్లను నిర్మించే విధానం దాన్ని అనుసరించి అటువంటి కాంటిలివర్ల నిర్మాణ శైలిని నిర్ణయించుకోవడం ఈ విధంగా ఆకృతులను తీర్చిదిద్దిన పిమ్మట మీకు పరిమితమైన ప్రదేశం లభ్యమౌతుంది ఈ ప్రదేశం కాంటిలివర్ మీది భాగంలోని ఉపరితలంగా ప్రత్యేకంగా ఆరక్షింపబడి వున్నది అక్కడ మీరు కణాలను పెంచవచ్చు మీ సాధారణ సబ్స్ట్రాట్ డేటా ఆధారంగా ఆ కణాలు మైక్రో కాంటిలివర్ ను రూపొందించగలవు సారీ కచ్చితంగా మ్యో ట్యూబ్ లను తయారు చేయగలిగి వుండాలి అయితే యీ మ్యో ట్యూబ్ లు తయారయినప్పుడు మీరెంచేయాలి వాటిని సూక్ష్మదర్శిని లేక మైక్రోస్కోప్ లో పరిశీలించాలి ఇక్కడ ఈ సందర్భం లో మీకు నిటారుగా వున్న మైక్రోస్కోప్ లేక సూక్ష్మదర్శిని అవసరమౌతుంది మీకు గుర్తుండే వుంటుంది చాలా ముందుగా మీరే పరికరాలు వాడాలో నేను మీకు వివరించి వున్నాను ఈ కాంటీలివర్ ల లో అనేకమైనవి సిలికన్ సబ్స్ట్రాట్ ఆధారితాలు లేక pdml సబ్స్ట్రాట్ ఆధారితాలు వలన తయారైనవి అందువలన అనేక విధానాలున్నాయి అనేక ఇతర పోలిమర్లు వున్నాయి PDMS లేక పోలి డై మిథైల్ సైలోజేన్ వీటిలో వొకటి కాంటీలివర్ ను నిర్మించడానికి పనికొచ్చే వాటిలో యిది కూడా వొకటి వాటిని శుద్ధమైన సిలికాన్ ఆధారితాలతో కూడా నిర్మించవచ్చు నిజానికి నేనే స్వయంగా వాటిని శుద్ధమైన సిలికాన్ ఆధారితాలతో నిర్మించాను మీ వద్ద వొక మాస్క్ వున్నది మీ వద్ద వొక సిలికాన్ బ్లాక్ వున్నది మి దగ్గర వున్న మాస్క్ ను తీసుకొని దాని ఉపరితలాన్ని ఏ విధమైన కాంటిలివర్ నిర్మాణం మీకవసరమో దానికి అనుగుణంగా అంత మందంగా ఎచ్ చేయండి ఈ నమూనా తయారైన పిమ్మట యీ నిర్మాణానికి పైన కణాలు అతకడానికి ఉపయోగించండి అప్పుడు కణాలు ఆ ప్రదేశంలో చెదురు మదురుగా ఎదగవు తగినంత మాధ్యమం కప్పేలా దాన్ని వుంచండి దీని వలన యీ కణాల ఎదుగుదలకు తగినన్ని పోషకాలు లభిస్తాయి మైక్రో కాంటిలివర్ పైన అవి వొక సారి ఎదిగితే శక్తి యొక్క పరిధిని కొలవగలిగిన సెటప్ అభిస్తుంది ఇంతకీ ఆ సెటప్ యేమిటి కూర్పు యేమిటి ఇప్పటి వరకు నేను దాని గురించిన ప్రస్తావన తీసుకొని రాలేదు మీకు నేను చెప్పినదల్లా యేమంటే ఎక్కడైనా వంపు తిరిగితే ఆ వంపును కొలవగలరా అన్నది మాత్రమే అలా అయితే ఆ వంపును మీరు యే విధంగా కొలవగలరు వచ్చే తరగతిలో యీ సెటప్ ను అభివృద్ధి చేసేది ఎలాగో చర్చించుకుందాం మీకు నా ధన్యవాదాలు